అందువలన మనం Ia0Ib0Ic0In0 అని రాయచ్చు ఇది 30 వ సమీకరణం ఎందుకంటే ఇక్కడ న్యూట్రల్ కండక్టర్ కూడా ఉంది అది ఇక్కడ చూపించబడింది నేను ఒక డాట్ తో ఆకుపచ్చ వృత్తాన్ని వేసాను అది ఇక్కడ చూపించబడింది Ia0Ib0Ic0 అయినందున మనకు In 3Ia0 సమీకరణం వస్తుంది ఇది 31 వ సమీకరణం మనం ఇంతకుముందు ఇండక్టెన్స్ గురించి నేర్చుకున్నాం ఇండక్టెన్స్ అధ్యయనం లో 46 వ సమీకరణం చూడండి ఆ సమీకరణం నేను ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను జీరో సీక్వెన్స్ కరెంట్ కారణంగా కండక్టర్ యొక్క ఫ్లక్స్ లింకేజ్ a02×10 7Ia0 1r Ib0 1D Ic0 1D In 1Dn ఇది 32 వ సమీకరణం 46 వ సమీకరణం ను ఇక్కడ మనం వర్తింప చేస్తాం Ia0Ib0Ic0 మరియు In 3Ia0 అయినందున మీరు వాటిని ఇక్కడ పెట్టండి అలా చేస్తే మీకు a02×10 7Ia0Dn3rD2 Wb Tm వస్తుంది ఎందుకంటే మీరు కేవలం 1m పొడవు ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ ను పరిగణించారు ఇది 33 వ సమీకరణం L00Ia00 2ln Dn3rD2 mHKm అయినందున ఇండక్టెన్స్ అధ్యయనంలో 𝜆I చాలా సార్లు చూసాము కాబట్టి ఇప్పుడు ఈ సమీకరణం ఇలా రాయచ్చు L00 2ln DrDn3D3 mHKm0 2ln Dn3D3 mHKm ఇది 34 వ సమీకరణం అంటే 34 వ సమీకరణం యొక్క మొదటి టర్మ్ పాజిటివ్ సీక్వెన్స్ ఇండక్టెన్స్ L1మరియు రెండవ టర్మ్ 0 2ln DnD ను Lnఅని నిర్వచించారు అంటే మీరు దానిని గ్రౌండ్ రియాక్టన్స్ అని లేదా న్యూట్రల్ రియాక్టన్స్ అని నిర్వచించవచ్చు అంటే అది L0L13Ln ఇండక్టెన్స్ ను ⍵ తో గుణిస్తే రియాక్టన్స్ వస్తుంది అది జీరో సీక్వెన్స్ రియాక్టన్స్ ⍵ తో రెండు వైపులా గుణిస్తే L1 అంటే jX1మరియు 3ωLn3 Xn కనుక X0X13Xn ఇది 35 వ సమీకరణం ట్రాన్స్మిషన్ లైన్ కు పాజిటివ్ మరియు నెగటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ సమానం Z1Z2 వాస్తవానికి మనం Z0Z13Zn అని కూడా రాయవచ్చు అదే పద్ధతి జీరో సీక్వెన్స్ విషయాలు భిన్నంగా మనం చూడవచ్చు ఇప్పుడు సిన్క్రొనస్ మెషిన్ యొక్క సీక్వెన్స్ ఇంపిడెన్సెస్ సిన్క్రొనస్ మెషిన్ సిమ్మెట్రీకల్ వైండింగ్స్ తో డిజైన్ చేయబడింది మరియు అది పాజిటివ్ సీక్వెన్స్ ఈఎంఎఫ్స్ ను మాత్రమే ఇండ్యూస్ చేస్తుంది పాజిటివ్ సీక్వెన్స్ జనరేటర్ ఇంపిడెన్స్ పాజిటివ్ సీక్వెన్స్ ఓల్టేజెస్ యొక్క సెట్ కలిగించిన పాజిటివ్ సీక్వెన్స్ కరెంట్ ప్రవహించినప్పుడు వచ్చే విలువ ఆర్మేచర్ రెసిస్టన్స్ ను విస్మరిస్తాం ఎందుకంటే ra చాలా చిన్నది మెషిన్ యొక్క పాజిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ పాజిటివ్ సీక్వెన్స్ ఎంఎంఎఫ్స్ mmf's పై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఆర్మేచర్ రెసిస్టన్స్ విస్మరించడం వలన మెషిన్ యొక్క పాజిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ Z1jXd సబ్ ట్రాన్సియెంట్ ను పరిగణిస్తే ఇది 36 వ సమీకరణం Z1jXd ట్రాన్సియెంట్ ను పరిగణిస్తే ఇది 37 వ సమీకరణం మరియు Z1jXd స్టెడీ స్టేట్ విలువ ను పరిగణిస్తే ఇది 38 వ సమీకరణం కాబట్టి సమస్య లో ఏమి అడిగారో దాని అనుగుణంగా విలువల ను తీసుకోండి స్టేటార్ లో నెగిటివ్ సీక్వెన్స్ కరెంట్ ప్రవహించడం వలన ఎయిర్ గ్యాప్ లో ని నెట్ ఫ్లక్స్ రోటార్ యొక్క వ్యతిరేక దిశలో తిరుగుతుంది నెట్ ఫ్లక్స్ రోటార్ యొక్క సిన్క్రొనస్ స్పీడ్ కు రెండు ఇంతలు వేగంగా తిరుగుతుంది ఈ సందర్భంలో ఫీల్డ్ వైండింగ్ ఎటువంటి ప్రభావం చూపదు ఎందుకంటే ఫీల్డ్ ఓల్టేజ్ వాస్తవానికి పాజిటివ్ సీక్వెన్స్ వేరియబుల్స్ తో సంబంధం కలిగి ఉంటుంది మరియు డాంపర్ వైండింగ్ మాత్రమే క్వాడ్రేచర్ quadrature చతుర్భుజం ఆక్సిస్axis అక్షం లో ప్రభావం చూపిస్తుంది అందువలన నెగిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ పాజిటివ్ సీక్వెన్స్ సబ్ ట్రాన్సియెంట్ ఇంపిడెన్స్ కు చాలా దగ్గరగా ఉంటుంది Z2jXd ఇది 39 వ సమీకరణం అది సింక్రోనస్ మెషిన్ యొక్క నెగిటివ్ సీక్వెన్స్ ఇంపిడెన్స్ మరియు సింక్రోనస్ మెషిన్ లో వాస్తవానికి జీరో సీక్వెన్స్ ఓల్టేజ్ ప్రేరేపించబడదు జీరో సీక్వెన్స్ కరెంట్ ప్రవహించడం వల్ల మెషిన్ యొక్క జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ ఉంటుంది జీరో సీక్వెన్స్ కరెంట్ ప్రవాహం టైం ఫేజ్ లో ఉన్న మూడు ఎంఎంఎఫ్స్ mmf's ను సృష్టిస్తుంది కానీ స్పేస్ ఫేజ్ లో 1200 లో పంపిణీ చేయబడతాయి అంటే ఫలితం 0 నేను మళ్ళీ చెబుతున్నాను సింక్రోనస్ మెషిన్ లో వాస్తవానికి జీరో సీక్వెన్స్ ఓల్టేజ్ ప్రేరేపించబడదు అందువలన ఫలితంగా వచ్చిన ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ 0 అవుతుంది మరియు ఆర్మేచర్ రియాక్షన్ కారణంగా ఎలాంటి రియాక్టన్స్ ఉండదు అందువలన మెషిన్ యొక్క లీకేజ్ ఫ్లక్స్ కారణంగా చాలా తక్కువ రియాక్టన్స్ ను అందిస్తుంది అందువలన రోటార్ వైండింగ్స్ జీరో సీక్వెన్స్ కరెంట్ ప్రవాహానికి మాత్రమే లీకేజ్ రియాక్టన్స్ ను అందిస్తుంది అది Z0jXl ఇది 40 వ సమీకరణం ఇది సిన్క్రొనస్ మెషిన్ యొక్క జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ jXl లీకేజ్ రియాక్టన్స్ మరియు నెగిటివ్ సీక్వెన్స్ సుమారుగా jXd సబ్ ట్రాన్సియెంట్ రియాక్టన్స్ మరియు పాజిటివ్ సీక్వెన్స్ ట్రాన్సియెంట్ సబ్ ట్రాన్సియెంట్ లేదా స్టెడీ స్టేట్ పై ఆధారపడి ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ మరియు సిన్క్రొనస్ మెషిన్ యొక్క పాజిటివ్ సీక్వెన్స్ నెగిటివ్ సీక్వెన్స్ మరియు జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ ని మనం చూసాం ఇప్పుడు లోడెడ్ సిన్క్రొనస్ మెషిన్ యొక్క సీక్వెన్స్ నెట్వర్క్ ఎందుకంటే ఇవి చాలా అరుదుగా అవసరం ఇది సమతుల్య 3 ఫేజ్ లోడ్ ను సరఫరా చేసే Zn ఇంపిడెన్స్ ద్వారా న్యూట్రల్ గ్రౌండ్ అయిన సిన్క్రొనస్ మెషిన్ ను పటం 3 చూపిస్తుంది లోడ్ కు అనుసంధానించబడింది కానీ చూపించలేదు ఇది మెషిన్ యొక్క సిన్క్రొనస్ రియాక్టన్స్ మరియు ఇంపిడెన్స్ Zn ద్వారా న్యూట్రల్ గ్రౌండ్ చేయబడింది ఇది ఫేజ్ ఓల్టేజ్Va VbVcమరియు కరెంట్ IaIbIc వీటి పరిమాణం సమానం Ea Eb Ec సమతుల్యంగా ఉన్నాయి కానీ అవి 1800 వేరు చేయబడ్డాయి అందువలన సిన్క్రొనస్ మెషిన్ యొక్క సమతుల్య 3 ఫేజ్ ను పాజిటివ్ సీక్వెన్స్ ఫేసార్స్ యొక్క సెట్ తో సూచించబడింది V బదులు ఇక్కడ Ea EaEaEbβEaEc2Ea ఇది 41 వ సమీకరణం ఇప్పుడు పటం 3 నుండి Ea Eb Ec మరియు Va Vb Vc కు సమీకరణం రాయచ్చు ప్రతి ఫేజ్ కు KVL వర్తింప చేయొచ్చు కాబట్టి మీరు VaEa ZsIa ZnIn రాయచ్చు VbEb ZsIb ZnIn మరియు VcEc ZsIc ZnIn అంటే KVL వర్తింప చేస్తే ఈ 3 సమీకరణాలు పొందుతారు ఇది 42 వ సమీకరణం కరెంట్ In ఈ దిశ లో ప్రవేశిస్తోంది Ia ఈ టెర్మినల్ ను వదిలి వెళ్తోంది దాని అర్థం ఇది న్యూట్రల్ కరెంట్ InIaIbIc సమీకరణం 42 మరియు 43 ఉపయోగించి In ను 42 వ సమీకరణం లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది Va Vb Vc Ea Eb Ec ZsZn Zn Zn Zn ZsZn Zn Zn Zn ZsZnIa Ib Ic ఇది 44 వ సమీకరణం సంక్షిప్త రూపం లో రాస్తే VpEp ZpIp తరువాత VpVa Vb Vc T నిర్వచిస్తాం అంటేIpIa Ib Ic T EpEa Eb Ec T మరియుZpZsZn Zn Zn Zn ZsZn Zn Zn Zn ZsZn సమీకరణం 12 ని ఉపయోగించి VpAVs మరియ EpAEs ఇది 47 వ సమీకరణం అదే విధంగా IpAIsరాయచ్చు ఇది 48 వ సమీకరణం అంటేVsVa1 Va2 Va0 T EsEa1 Ea2 Ea0 Tమరియు IsIa1 Ia2 Ia0 T A1 1 1 2 1 2 1 46 47 మరియు 48 సమీకరణాల నుండి వరుసగా Vp Ep మరియు Ip యొక్క వ్యక్తీకరణ ల ను సబ్స్టిట్యూట్ చేస్తే మీకు A VsAEs ZpAIs లభిస్తుంది ఇది 49 వ సమీకరణం ఈ సమీకరణం ను రెండు వైపులా A 1 తో గుణించండి అప్పుడు VsEs A 1ZpA Is వస్తుంది ఇది 50 వ సమీకరణం అప్పుడు VsEs ZsIs ఇది 51 వ సమీకరణం ZsA 1ZpA A 1 ను ఇప్పటికే మనం నిర్వచించాము మరియు ఇది Zp మాతృక ఇది A మాతృక Zs131 21 2 1 1 1 ZsZn Zn Zn Zn ZsZn Zn Zn Zn ZsZn11 1 2 1 2 1 వీటన్నింటిని మీరు గుణిస్తే ZsZs 0 0 0 Zs 0 0 0 Zs3Zn ఈ సమీకరణం నుండి VsEs ZsIs కాబట్టి Va1 Va2 Va0 Ea1 Ea2 Ea0 Zs 0 0 0 Zs 0 0 0 Zs3ZnIa1 Ia2 Ia0 ఇది 53 వ సమీకరణం

Ea1EaEa2Ea00 అని గమనించండి దాని అర్థం Va1 Va2 Va0 Ea 0 0 Zs 0 0 0 Zs 0 0 0 Zs3Zn Ia1 Ia2 Ia0 ఇది Va1Ea Z1Ia1 ఇది 55 వ సమీకరణం Va2 Z2Ia2 ఇది 56 వ సమీకరణం మరియు Va0 Z0Ia0 ఇది 57 వ సమీకరణం Z1Zs Z2Zs Z0Zs3Zn సిన్క్రొనస్ మెషిన్ యొక్క పాజిటివ్ నెగిటివ్ మరియు జీరో సీక్వెన్స్ నెట్వర్క్ పటం 4 లో చూపించబడింది సిన్క్రొనస్ మెషిన్ యొక్క పాజిటివ్ నెగిటివ్ మరియు జీరో సీక్వెన్స్ నెట్వర్క్ ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి Ea Z1Ia1ఇది పాజిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ యొక్క ఓల్టేజ్ నెగిటివ్ సీక్వెన్స్ లేదా జీరో సీక్వెన్స్ కు ఓల్టేజ్ సోర్స్ ఉండదు ఇది Z2Ia2 ఇది Z0 కరెంట్ I0 ఇది Va1 Va2 Va0 కాబట్టి సిన్క్రొనస్ మెషిన్ కు a పాజిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ b నెగటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ మరియు c జీరో సీక్వెన్స్ నెట్వర్క్ పై ఉత్పన్నం నుండి మనం కొన్ని పరిశీలనలు చేయవచ్చు మొదటిది 3 సీక్వెన్స్ నెట్వర్క్లు స్వతంత్రంగా ఉన్నాయి అనుసంధానం లేదు సిస్టం యొక్క న్యూట్రల్ పాజిటివ్ మరియు నెగిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ కు రెఫెరెన్స్ అయితే జీరో సీక్వెన్స్ నెట్వర్క్ కు గ్రౌండ్ రెఫెరెన్స్ మూడవది నెగిటివ్ లేదా జీరో సీక్వెన్స్ నెట్వర్క్ లో ఓల్టేజ్ సోర్స్ ఉండదు కేవలం పాజిటివ్ సీక్వెన్స్ నెట్వర్క్ కు మాత్రమే ఓల్టేజ్ సోర్స్ ఉంటుంది నాలుగవది గ్రౌండింగ్ ఇంపెడెన్స్ జీరో సీక్వెన్స్ నెట్వర్క్ లో 3Zn ఉంటుంది రేఖా చిత్రంను గీసినప్పుడు Zn రాసినప్పటికీ గ్రౌండింగ్ ఇంపెడెన్స్ జీరో సీక్వెన్స్ నెట్వర్క్ లో 3Zn ఉంటుంది ఇది సింక్రోనస్ మెషిన్ యొక్క పాజిటివ్ నెగిటివ్ మరియు జీరో సీక్వెన్స్ తరువాత ట్రాన్స్ఫార్మర్ యొక్క సీక్వెన్స్ ఇంపిడెన్సెస్ వాస్తవానికి ట్రాన్స్ఫార్మర్ ఒక స్థిరమైన పరికరం ట్రాన్స్ఫార్మర్ లో తిరిగే భాగం లేదు కోర్ లాస్ మరియు మాగ్నటైజింగ్ కరెంట్ రేటెడ్ విలువ లో 1 శాతం ఉంటుంది అందువలన మాగ్నటైజింగ్ బ్రాంచ్ ను విస్మరిస్తాం ట్రాన్స్ఫార్మర్ సమానమైన సిరీస్ లీకేజ్ ఇంపిడెన్స్ తో మోడల్ చేయబడింది ఫేజ్ సీక్వెన్స్ మారితే లీకేజ్ ఇంపిడెన్స్ మారదు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఒక స్థిరమైన పరికరం అందువలన పాజిటివ్ నెగిటివ్ మరియు జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ ఒకటే మరియు ట్రాన్స్ఫార్మర్ యొక్క లీకేజ్ ఇంపిడెన్స్ కు సమానం అంటే Z1Z2Z0Zl జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ కొరకు సమానమైన సర్క్యూట్ వైండింగ్ అనుసంధానం మరియు న్యూట్రల్స్ గ్రౌండ్ చేయబడుతున్నాయా లేదా అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది అంటేస్టార్ డెల్టా వైండింగ్ అనుసంధానం ఫాల్ట్ అధ్యయనాల లో జీరో సీక్వెన్స్ ముఖ్యమైనది ఎందుకంటే పాజిటివ్ సీక్వెన్స్ లో ఓల్టేజ్ సోర్స్ ఉంటుంది మరియు అన్ని పరామితులు ఎప్పటిలాగే ఉంటాయి నెగిటివ్ సీక్వెన్స్ కు ఓల్టేజ్ సోర్స్ ఉండదు అయితే అన్ని ఇతర పరామితులు ఉంటాయి అయితే జీరో సీక్వెన్స్ రేఖాచిత్రం ఎలా విశ్లేషించగలరో సరిగ్గా అర్థం చేసుకోవాలి ఉదాహరణకు రెండు వైపులా గ్రౌండ్ అయిన స్టార్ స్టార్ అనుసంధాన ట్రాన్స్ఫార్మర్ ను తీసుకుందాం రెండు న్యూట్రల్స్ గ్రౌండ్ చేయబడ్డాయి మరియు ప్రైమరీ మరియు సెకండరీ లో జీరో సీక్వెన్స్ కరెంట్ ప్రవహించడానికి ఒక మార్గం ఉంది ఎందుకంటే రెండూ గ్రౌండెడ్ 5 వ పటం లో జీరో సీక్వెన్స్ సమానమైన సర్క్యూట్ అనుసంధానం ఇవ్వబడింది ఇది abc దీనిని ఈ విధంగా నేను గీశాను ఇది abc నేను గీశాను రెండూ గ్రౌండెడ్ దాని అర్థం గ్రౌండ్ ను రెఫెరెన్స్ గా తీసుకోవచ్చు కాబట్టి జీరో సీక్వెన్స్ కరెంట్ ప్రవహించడానికి ఒక మార్గం ఉంది ఇది a మరియు a రెఫెరెన్స్ గా గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్ పాజిటివ్ నెగిటివ్ మరియు జీరో సీక్వెన్స్ ఇంపిడెన్స్ లీకేజ్ ఇంపిడెన్స్ Zl కు సమానం ఇది ట్రాన్స్ఫార్మర్ స్టార్ స్టార్ అనుసంధానం యొక్క జీరో సీక్వెన్స్ నెట్వర్క్ ఇక్కడ రెండూ గ్రౌండ్ చేయబడ్డాయి వీటిని మీరు బాగా అర్థం చేసుకోవాలి లేకపోతే ఫాల్ట్ సమస్యను పరిష్కరించడం కష్టం తరువాత మళ్లీ స్టార్ అనుసంధానం ఇందులో ప్రైమరీ వైపు న్యూట్రల్ గ్రౌండ్ అయ్యింది కానీ సెకండరీ వైపు అన్ గ్రౌండెడ్ అంటే అది ఐసోలేటెడ్ దాని అర్థంసెకండరీ లో జీరో సీక్వెన్స్ కరెంట్ 0 ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ లేదు అంటే ఇది తెరిచి ఉంటుంది ఎందుకంటే సెకండరీ వైపు జీరో సీక్వెన్స్ కరెంట్ ప్రవాహం ఉండదు కానీ ఈ రెఫెరెన్స్ లైన్ ను